ఆచరణలో సమర్థవంతమైన ఇంజనీరింగ్ టీచింగ్పై 10 గంటల ఎన్పిటిఎల్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సుకు స్వాగతం మీరు గమనించినట్లయితే టీచింగ్ అనే పదం కోట్స్లో ఉంది ఎందుకంటే టీచింగ్ అనేది మనందరికీ తెలిసిన పదం ఇది విధ్యార్ధులను ఇతరులను నేర్చుకునే వ్యక్తులచే నేర్చుకునే సదుపాయాన్ని సూచిస్తుంది మరియు టీచింగ్ అనే పదం కోట్స్ లో ఉండటానికి కారణం ఈ కోర్సులో మేము టీచింగ్ను అభ్యాస ప్రక్రియ యొక్క ఫసిలిటేషన్ గా చూస్తాము నా పేరు జికె సురైష్ కుమార్ సంక్షిప్తంగా జికె నేను బయోటెక్నాలజీ ఐఐటి మద్రాస్ విభాగంలో ఉన్నాను నాకు అభ్యాస ప్రక్రియపై ఆసక్తి ఉంది నేను చాలా కాలం నుండి అభ్యాస ప్రక్రియలో ప్రయోగాలు చేస్తున్నాను ప్రారంభంలో ఐఐటి బొంబాయిలో నా రెండవ లేదా మూడవ సెమిస్టర్ బోధన నుండి ప్రయోగాలు చేస్తున్నాను మరియు ఈ ప్రత్యేక కోర్సు బోధనా అభ్యాస కేంద్రం టిఎల్సి సహకారంతో ఐఐటి మద్రాస్లో అందించబడుతుంది 12 లో 3 విషయాలలో పాల్గొనే టిఎల్సి అధ్యాపకులు డాక్టర్ ఎడమన ప్రసాద్ ఈయన వాస్తవానికి బోధనా అభ్యాస కేంద్రానికి అధిపతి శ్రీపాద్ కర్మల్కర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్న ప్రొఫెసర్ శ్రీపాద్ కర్మల్కర్ అభ్యాస ప్రక్రియలో ఆసక్తి ఉన్నవారు మరియు ప్రస్తుతం బోధన మరియు అభ్యాస కేంద్రంతో ఉన్న డాక్టర్ రిచా వర్మ టీచింగ్ ఇంజనీరింగ్కు టీచింగ్పై జ్ఞానం మరియు నైపుణ్యాలు అవసరం అది బాగా తెలుసు ఏదేమైనా ఇంజనీరింగ్ ఉపాధ్యాయులు లెక్చరర్లు లేదా ప్రొఫెసర్లు టీచింగ్కి శిక్షణ పొందలేదు టీచింగ్ యొక్క ఆ ప్రాంతంలోని జ్ఞానం సాధారణంగా ఆ నిర్దిష్ట విషయాన్ని బోధించడానికి సరిపోతుందని భావిస్తారు ఈ భావనలోనే ఇబ్బంది ఉందని నేను నమ్ముతున్నాను ఇతరులలో నేర్చుకోవటాని ఫసిలిటేట చేయడానికి ఒక్క జ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు మరోవైపు విద్య చాలా పాత పరిశోధనా విషయం అభ్యాసానికి సమర్థవంతమైన వ్యూహాలపై సమాచార సంపద మరియు అభ్యాస ప్రక్రియ యొక్క అవగాహన అందుబాటులో ఉంది దీనికి సాక్ష్యాల మద్దతు ఉంది ఇది సంపూరణం కాదు ఇది ఎప్పటికీ సంపూరణం కాలేదు కానీ చాలా జ్ఞానం అందుబాటులో ఉంది మరియు చాలా మంది భారతీయ ఇంజనీరింగ్ ఉపాధ్యాయులకు నేర్చుకోవడంపై జ్ఞానం తెలియదు ఇది వారు వాడుకునే రూపంలో లేదు ఇది నేరుగా ఉపయోగించగల రూపంలో లేదు మరియు మొదలైనవి అందువల్ల ఈ కోర్సును కేవలం ప్రధాన అంశాలు తెలుపుటకు ఆరంభoగా రూపొందించారుఈ ప్రత్యేకమైన లోపాన్ని లేదా పై రెండు లోపాలను పరిష్కరించడానికి కూడా రూపొందించబడింది ఒకటి అభ్యాస ప్రక్రియ యొక్క ఫసిలిటేషన్తో పాటు జ్ఞానo పొoదడానికి ఈ ప్రత్యేక అంశంలో విసృతమైన జ్ఞానం అందించడానికి ఈ కోర్సు రూపొందించబడింది ఇది మీ రిఫరెన్స్ పుస్తకం అవుతుంది ఫిలిప్ వాంకాట్ మరియు ఒరియోవిక్జ్ చే రచింపబడిన టీచింగ్ ఇంజనీరింగ్ రెండవ ముద్రణ పుస్తకం ఇది 2015 లో ప్రచురించబడింది రెండవ ముద్రణ పర్డ్యూ విశ్వవిద్యాలయ పత్రిక 2015 లో ప్రచురించింది ఈ పుస్తకం యొక్క మొదటి ముద్రణ 1993 లో ప్రచురించబడింది మరియు ఈ ముద్రణ వెబ్సైట్ నుండి అధికారికంగా ఉచిత డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది మీరు ఈ వెబ్సైట్కి వెళ్లి మొత్తం పుస్తకాన్ని అధికారికంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాస్తవానికి నేను టీచింగ్ ప్రారంభించింది 1993 లో ఐఐటి బొంబాయిలో 1993 జూలై డిసెంబర్ సెమిస్టర్లో టీచింగ్ ప్రారంభించాను మరియు నేను నా మొదటి కోర్సు తీసుకునే ముందు ఈ పుస్తకాన్ని మొదటి నుండి చివరి వరకు చాలా చక్కగా చదివే అవకాశం వచ్చింది నేను నిజంగా ఈ పుస్తకానికి కట్టుబడిపోయాను నేను ఈ పుస్తకం నుండి చాలా నేర్చుకున్నాను మరియు ఇప్పుడు రెండవ ముద్రణ అందుబాటులో ఉన్నందుకు సంతోషంగా ఉంది మరియు మేము దీనిని రిఫరెన్స్ పుస్తకంగా ఉపయోగిస్తాము మనం ఇక్కడ ఏమి చేయబోతున్నామో అదే క్రమం ఉండదు లేదా ఇదే సమాచారం కూడా ఉండదు కానీ కొన్ని ఫండమెంటల్స్ తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటాయి మరియు మేము దానిని ఎప్పటికప్పుడు మీకు చూపుతాము పేర్లు అన్నీ ఒకటే కాబట్టి అది సమస్య కాకూడదు దీనితో ఈ కోర్సు యొక్క మొదటి అంశాన్ని ప్రారంభిద్దాం మేము చాలా మందికి సౌకర్యవంతమైన విషయంతో ప్రారంభించాల్సిన అవసరం ఉంది అది అనుభవం లేని ఇంజనీరింగ్ ఉపాధ్యాయుల అభిప్రాయం వారు బోధించటం ప్రారంభించినప్పుడు చాలా మంది శిక్షణ పొందడం లేదు దీన్ని సమర్థవంతంగా పొందడానికి నేను మొదట మూడు దృష్టాంతాలను ప్రదర్శించబోతున్నాను మరియు మీరు ఆ దృష్టాంతాలను చూడాలనుకుంటున్నాను నేను మాస్ బ్యాలెన్స్ నేర్పించబోతున్నాను మాస్ బ్యాలెన్స్ యొక్క ఉపయోగకరమైన రూపం కాబట్టి ఇంజనీరింగ్ ప్రజలందరూ దీనిని అభినందించగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇంజనీరింగ్ ఉపాధ్యాయులందరికీ నచ్చే విషయాలను నేను ఎంచుకున్నాను నేను ఎంచుకున్న ఉదాహరణలు చాలా ప్రత్యేకమైనవి కావు మరియు మీరు దానిని అభినందించగలరు మొదటి దృష్టాంతంతో ప్రారంభిద్దాం దీని కోసం నేను అన్ని తరగతి గదులలో సాధారణంగా లభించే బోర్డుకి వెళ్ళబోతున్నాను వివిధ విషయాలు ఎలా ఉన్నాయో ఆశాజనకంగా ప్రదర్శించడానికి నేను బోర్డుని ఉపయోగిస్తాను ఇది ఒక కోర్సు అని గమనించండి లేదా ఇది మెటీరియల్ బ్యాలెన్స్పై ఒక విభాగం మొదటి దృష్టాంతంలో చాలా అనుభవం లేని ఉపాధ్యాయుడు మొదటిసారిగా తరగతికి నడుస్తున్నాడు కాబట్టి మొదటి విధానంమొదటి దృష్టాంతం ప్రారంభిద్దాం శుభోదయం మనమందరం మెటీరియల్ బ్యాలెన్స్ గురించి చర్చించడానికి ఇక్కడ ఉన్నాము ఇది మీ అందరికీ తెలియవలసిన చాలా ముఖ్యమైన సూత్రం శ్రద్ధ వహించండి మీకు తెలుసు మీరు ఇలాంటి వ్యవస్థను ఎంచుకుంటే మరియు ఇన్పుట్లుఇంపుట్స్ ఉండవచ్చు సిస్టమ్కుసిస్టమ్ అవుట్పుట్లు ఉండవచ్చు మరియు ఇన్పుట్ రేటు rin మరియు అవుట్పుట్ రేటు rout మరియు ఉత్పత్తి రేటు rgen అయితే వినియోగ రేటు rcon ఇది చాలా ముఖ్యం మీరందరూ దీన్ని గుర్తుంచుకోవాలి మీరు దీన్ని కంఠస్థం చేసుకోవాలి ఇది మొదటి విధానం ముగింపు ఇది హాస్యాస్పదoగా అనిపించవచ్చు కానీ మీరు చాలా మంది మొదటిసారి ఉపాధ్యాయుల వీడియో రికార్డింగ్ చూడాలనుకోవచ్చు ఇప్పుడు కొన్ని సంవత్సరాల అనుభవంతో ఎవరైనా బోధించిన అదే విషయానికి వెళ్దాం ముందు ఒక తరగతి ఉందని వ్యక్తి గ్రహించాడు వ్యక్తి కనీసం అభ్యాసాన్ని సులభతరం చేయాలి లేదా విద్యార్ధులకి విషయాన్ని నేర్పించాలి తరగతిలో ఎలా నేర్పించాలో ఫసిలిటేట్ చేయడం బహుశా తరువాత వస్తుంది మరియు అందువల్ల వ్యక్తి బహుశా ఇలాంటివాడు ఇంకా ఇప్పుడు రెండో విధానం చూదాం కొద్దిగా అనుభవజ్ఞుడైన విధానం విధ్యార్ధులకి శుభోదయం మీరందరూ ప్రకాశవంతంగా మరియు ఆసక్తితో ఉన్నారని నేను భావిస్తునాను ఈ రోజు మనం మాస్ బ్యాలెన్స్ అనే చాలా ముఖ్యమైన సూత్రాన్ని చర్చిస్తాము ఇది చాలా ముఖ్యమైన సూత్రం మరియు ఇది లా ఒఫ్ కొన్సెర్వేషన్ పై ఆధారపడి ఉంటుంది ఇది మొత్తం ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుందని చెబుతోంది ఇది ప్రాథమిక సూత్రం మరియు మేము ఈ ప్రత్యేక సూత్రం యొక్క ఉపయోగకరమైన రూపాన్ని చూడబోతున్నాము మేము వివిధ వ్యవస్థలను విశ్లేషించడానికి దీనిని ఉపయోగిస్తాము కనుక దీనిని పరిశీలిద్దాం మేము ఒక వ్యవస్థను పరిగణనలోకి తీసుకుంటే ఈ చుక్కల రేఖ ద్వారా నేను సూచించబోయే వ్యవస్థ వాస్తవానికి అది ఏదైనా కావచ్చు ప్రస్తుతానికి ఇది మన దృష్టిని కేంద్రీకరించాలని నిర్ణయించుకునే విషయం ఇది ఈ తరగతి గది కావచ్చు ఇది ఈ పెన్ను వలె చిన్నదిగా ఉండవచ్చు లేదా కొన్ని మైక్రాన్ల పరిమాణంలో ఉన్న ఒక చిన్న సెల్ కూడా కావచ్చు లేదా అది మొత్తం విశ్వవిద్యాలయం కావచ్చు మొత్తం విశ్వం మన దృష్టిని కేంద్రీకరించిన అంశం మొత్తం ప్రపంచం కూడా కావచ్చు మరియు మీరు దానిని ఏ పేరుతో అయిన పిలవచ్చు ఈ సిస్టమ్కి ఇన్పుట్లు ఉండవచ్చు సిస్టమ్ ఇన్పుట్ స్ట్రీమ్ల నుండి బయటకు వచ్చే అవుట్పుట్ స్ట్రీమ్లు సిస్టమ్లోకి వెళ్తాయి మరియు మనం ఒక జాతి ద్రవ్యరాశిని అనుసరిస్తే ఒక జాతి ఏదైనా కావచ్చు అది అణువులు కావచ్చు అది సమ్మేళనాలు కావచ్చు అది పదార్థాలు కావచ్చు మరియు మొదలగునవి మనం దేనినైనా ఒక జాతిగా పరిగణించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో జరిగే కొన్ని విషయాలు మాత్రమే ఉన్నాయి జాతులు rin రేటుతో వ్యవస్థలోకి ఇన్పుట్ అవుతాయి కాబట్టి జాతులు ఇన్పుట్ ఇది సిస్టమ్ వద్ద రేటుకు ఇన్పుట్ కావచ్చు సమయం రేటు మొత్తం rin సిస్టమ్ నుండి జాతులను బయటకు లేదా అవుట్పుట్ వచ్చే రేటు rout వ్యవస్థలో ఒకటి లేదా రెండు జాతులు ఉత్పత్తి చేయబడతాయి నేను చెప్పేది ఏమిటంటే సిస్టమ్ లోపల ఈ ప్రత్యేక స్థలం దగ్గర ఇన్పుట్ బయటి నుండి లోపలికి అవుట్పుట్ లోపలి నుండి బయటికి ఉంటుంది ఇది సిస్టమ్ సరిహద్దుల ఇన్పుట్ మరియు అవుట్పుట్ను దాటుతుంది అయితే వ్యవస్థలో ఉత్పత్తి rgen రేటుతో ఉంటుంది మరియు జాతులను వ్యవస్థలో rcon చొప్పున వినియోగించవచ్చు ఒక నిర్దిష్ట వ్యవస్థపై పరిగణించబడుతున్న ఏ జాతికైనా సంభవించే నాలుగు విషయాలు ఇవి వ్యవస్థ చాలా ముఖ్యం ఈ వ్యవస్థలో ఇవి సంభవించే వివిధ విషయాలు వేరే వ్యవస్థపై మన దృష్టిని కేంద్రీకరించాలనుకునే వేరే వాల్యూమ్లో విభిన్న విషయాలు జరుగుతాయి వాస్తవానికి లాజిక్ ప్రకారంగా వ్యవస్థలోని జాతుల నెట్ రేటు వ్యవస్థలో జాతులు పేరుకుపోయే రేటు కాలంతో జాతుల ద్రవ్యరాశి యొక్క వైవిధ్యం ఇది వ్యవస్థలోని జాతుల నెట్ రేటు ఈ సమీకరణం ద్రవ్యరాశి సూత్రం యొక్క పరిరక్షణ యొక్క మాస్ బ్యాలెన్స్ సమీకరణం యొక్క ఉపయోగకరమైన రూపంగా పరిగణించబడుతుంది ఇది వ్యవస్థను విశ్లేషించడానికి వర్తించవచ్చు ఇది ఒక ముఖ్యమైన సూత్రం మరియు మీరు దీన్ని తెలుసుకోవాలి కాబట్టి నేను నేను చెప్పదలుచుకున్నది ఇదే అవును ఇది దృష్టాంతంలో రెండు లేదా విధానాలలో రెండోదిగా సంప్రదించండి నేను చూపించదలిచిన మరో విధానం ఉంది మీరు చేయాలనుకుంటున్నది వివిధ విధానాల మధ్య తేడాలను జాగ్రత్తగా గమనించండి మనం దాని గురించి చర్చిస్తాము కాని వివిధ విధానాల మధ్య తేడాలను మీరు జాగ్రత్తగా గమనించాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మూడో విధానం చూదాం ప్రారంభిద్దాం విధ్యార్ధులకి శుభోదయం మీరంతా బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం చాలా ముఖ్యమైన సూత్రం గురించి ముఖ్యంగా విశ్లేషణ సందర్భంలో మాట్లాడతాము ఇది మాస్ బ్యాలెన్స్ సూత్రం మరియు మేము మాస్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మాస్ రేట్ల గురించి మాట్లాడుతాము రేటు అంటే ఏమిటి మీరు నాకు చెప్పగలరా అవును రేటు సమయం మొత్తం మరియు మీరు కొన్ని ఇంజనీరింగ్ కోర్సు చేసి ఉంటే ఇంజనీరింగ్లో మనం సాధారణంగా రేట్లు అనగా దీని రేటు దాని రేటు మొదలైనవి గురించి మాట్లాడుతామని మీరు ఇప్పటికే గ్రహించారు మరియు ఇది ఇప్పటికే మీలో ఒక భాగం మేము రేట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నామని గ్రహించి ఉండకపోవచ్చు మేము చాలా అరుదుగా వాల్యూమ్ మొత్తం లేదా మాస్ వాల్యూమ్ గురించి మాట్లాడుతాము మరియు పాఠశాల స్థాయి వరకు మనకి ఇలా చాలా సౌకర్యంగా ఉoది మనం ఇంజనీరింగ్కు పరివర్తన చెందినప్పుడు మేము రేట్ల గురించి మాట్లాడటం ప్రారంభించాము మరియు అది మీలో ఒక భాగంగా మారింది అసలు మనం ఎందుకు అలా చేసాము మీకు తెలుసా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను మీరు ప్రతి వేసవిలో నీటి కొరతను ఎదుర్కొంటున్న చెన్నైలో వాటర్ ట్యాంకర్లను మీరు చూశారు మరియు ఈ వాటర్ ట్యాంకర్లు అనేక రకాల ప్రజలకు నీటి అవసరాలను తీర్చగలవు నా ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ నీటి అవసరాలను తీర్చడానికి వాటర్ ట్యాంకర్లను ఉపయోగిస్తారు వాటర్ ట్యాంకర్లు వివిధ పరిమాణాలలో వస్తాయి చిన్నవి 8000 లీటర్లు పెద్దవి 16000 లీటర్లు సగటున 12000 లీటర్లను ఎంచుకుందాం వారు ఇక్కడ 12000 లీటర్ల బొమ్మను కలిగి ఉన్నారు మరియు అది నేను సరిగ్గా గీసిన వాటర్ ట్యాంకర్ మరియు మేము ఇక్కడ వాటర్ ట్యాంకర్లో నీటిని నింపుతున్నామని అనుకుందాం ఇవి ఫిల్లింగ్ స్టేషన్లకు వెళతాయి అవి ఒక మూలం నుండి నీటితో నిండిపోతాయి తరువాత అవి వచ్చి వివిధ వర్గాలకు పంపిణీ చేస్తాయి వాల్యూమ్ 12000 లీటర్లు మరియు ఇది నీరు నిండినప్పుడు ట్యాంక్లోని నీటి ద్రవ్యరాశి ఎలా ఉంటుందో ఎవరైనా నాకు చెప్పగలరా అవును అవును అవును మీకు నీటి సాంద్రత అవసరం నీటి సాంద్రత ఒక గ్రాము సెంటీమీటర్ క్యూబ్ లేదా 103 కిలోల మీ3 గా ఉంటుంది మరియు అందువల్ల మేము 12000 లీటర్ల వైపు చూస్తున్నాము మీరు దీన్ని పని చేయాలని నేను కోరుకుంటున్నాను నేను దీన్ని ఎలా పొందానో నేను మీకు చెప్పను దాన్ని పని చేయండి దీన్ని పని చేయడంలో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి కాబట్టి సాంద్రత 12000 లీటర్ల నీటితో ఒక సెంటీమీటర్ క్యూబ్డ్ సాంద్రత 12000 కిలోగ్రాముగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుదాం ఇది చాలా అంగీకారయోగ్యమైన ప్రశ్న ఇంజనీరింగ్ ప్రశ్న ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది అలాగే ఈ వాటర్ ట్యాంకర్లు నింపడానికి ఒక ఫిల్లింగ్ స్టేషన్కు వెళ్లాలి అది చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇది నిజంగా ప్రయోజనానికి ఉపయోగపడదు సాధ్యమైనంత తక్కువ సమయం ఆచరణాత్మకంగా ఉంటుంది కాబట్టి ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది ఇది చాలా ప్రామాణిక ఇంజనీరింగ్ ప్రశ్న మరియు మీరు దాని ఎలా కన్నుకుంటారో ఎవరైనా నాకు చెప్పగలరా అవును మీకు నింపే రేటు అవసరం నింపే రేటు తెలియకుండా మీరు సరైన సమయాన్ని కనుగొనలేరు రేటు సరిగ్గా రావడం ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మీరు దీనిని పరిశీలించినట్లయితే ఇన్పుట్ రేటు సెకనుకు కిలోగ్రాములలో ఉంటే అది 10 అవుతుంది మీరు దీన్ని గుర్తించవచ్చు ఇది తీసుకోబోయే సమయం 1200 సెకన్లు 60 ద్వారా విభజించబడింది 20 నిమిషాలు ఇన్పుట్ రేటు 20 అయితే దీనికి 600 సెకన్లు లేదా 10 నిమిషాలు పడుతుంది ఇన్పుట్ రేటు సెకనుకు 50 కిలోలు ఉంటే అప్పుడు తీసుకున్న సమయం 240 సెకన్లు లేదా 4 నిమిషాలు కాబట్టి మీరు దీన్ని అకారణంగా చేసి ఉంటే మీరు దీన్ని ఎలా చేశారో ఆలోచిస్తే rin అయిన నీటి ఇన్పుట్ రేటు మీకు తెలిస్తే సమయం రేటుకు ద్రవ్యరాశి అని మీకు తెలుసు ఎందుకంటే రేటు సమయం లేదా ద్రవ్యరాశి మరియు అందువల్ల సమయం రేటు ప్రకారం మొత్తం కాబట్టి అక్కడ మీకు రేట్ల యొక్క ప్రత్యక్ష ఉపయోగం ఉంది మరియు ఇవి ఇంజనీరింగ్లో మనం అడిగే ప్రశ్నలు మాకు ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి ఉంటుంది మరియు అందువల్ల మేము రేట్లతో పని చేయాలి దీన్ని మరింత ముందుకు తీసుకుందాం దీనితో నేను మీకు చెప్తాను ఇది చాలా సులభం మేము దీన్ని అకారణంగా చేస్తాము అంతర్ దృష్టి వెంటనే అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయి మరియు ఇది కష్టంగా మారుతుంది ముఖ్యంగా మీకు నిజంగా సౌకర్యంగా లేని విషయాలలో ఇది సెకనుకు 20 కిలోగ్రాముల సాధారణ రేటు ట్యాంకర్ మధ్యతరహా ట్యాంకర్ నింపడానికి 10 నిమిషాలు పడుతుంది అందువల్ల తదుపరి చర్చ కోసం మేము ఆ రేటును ఎన్నుకుంటాము ఇప్పుడు మనం వెతుకుతున్నదాన్ని కొద్దిగా మార్చనివ్వండి ట్యాంకర్లో రంధ్రం ఉందని అనుకుందాం ఇది సెకనుకు 5 కిలోగ్రాముల చొప్పున నీటిని బయటకు తీస్తుంది ఇది సెకనుకు 20 కిలోగ్రాముల చొప్పున నింపుతోంది ఇది ఒక రంధ్రం కలిగి ఉంది ఇది సెకనుకు 5 కిలోగ్రాముల చొప్పున నీటిని బయటకు వదిలితే ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది కాబట్టి మీరు దీన్ని కన్నుకోగలరా ఇది అంత సులభం కాదని మీరు చూస్తారు ఇది అంత స్పష్టమైనది కాదు మీరు దాని గురించి ఆలోచిస్తారు దాని గురించి ఆలోచించండి మరియు మీరు ఇక్కడ చూస్తే మీరు నెట్ రేటును చూడాలి మీరు నెట్ రేటును పరిష్కరించిన తర్వాత మీరు ఈ ప్రత్యేక సమస్యను ఈ ప్రత్యేక ప్రశ్నను పరిష్కరించగలరు ఇది ఇన్పుట్ రేటులో అవుట్పుట్ రేటు మినహాయింపు ట్యాంక్లోకి నీరు నిండిపోతోంది రంధ్రం గుండా నీరు బయటకు వెళ్తోంది కాబట్టి నెట్ రేటు రెండు రేట్ల మధ్య వ్యత్యాసం 20 కిలోలు సెకన్లు అది వచ్చే రేటు 5 కిలోలు సెకన్లు అది బయటకు వెళ్ళే రేటు కాబట్టి ఇది 20 5 15 కిలోలు సె మీకు ఇది లభించిన తర్వాత సమయాన్ని తెలుసుకోవడం సూటిగా ఉంటుందని మీకు తెలుసు సమయం t m rnet 1200015 800 sలేదా13 3 నిమి కాబట్టి ఇప్పుడు మీరు అకారణంగా దీన్ని నిర్వహించలేకపోతున్నారని మీకు తెలుసు నేను దీన్ని మరింత క్లిష్టతరం చేస్తాను ఆపై మీరు ప్రతిసారీ దీన్ని నిజంగా నిర్వహించలేరని మీరు నమ్ముతారు ఇప్పుడు లీక్తో పాటు ట్యాంకులోనే కొన్ని యంత్రాంగం ఉందని అనుకుందాం ఇది సెకనుకు ఒక కిలోగ్రాముల చొప్పున నీటిని ఉత్పత్తి చేస్తుంది కొంత ప్రతిచర్య ఉండవచ్చు మరియు ట్యాంక్లో నీటిని సెకనుకు 0 25 కిలోగ్రాముల చొప్పున ఉపయోగించే కొన్ని ప్రతిచర్యలు మరియు ఇవన్నీ ఒకేసారి సంభవిస్తాయి ఒకే సమయంలో అన్నీ జరగడం మన అంతర్ దృష్టిని చాలా గందరగోళానికి గురిచేసేది అదే ముఖ్యమైన విషయం ఇది జరుగుతుంటే ట్యాంక్ నింపడానికి ఎంత సమయం పడుతుంది ఇప్పుడు మీరు నెట్ రేటుతో పొందవలసిన విధానం మీకు తెలుసు ఈ సందర్భంలో నెట్ రేటు rnet rin - rout rgen - rconsump 20 - 5 1 - 0 75 Kg s 1 సెకనుకు 1 కిలోగ్రాము అది ఇప్పుడు ఉత్పత్తి అయ్యే రేటు సెకనుకు 0 25 కిలోగ్రాములు ఇది ప్రతిచర్య ద్వారా వినియోగించబడుతున్న రేటు మీరు అన్నింటినీ కలిపితే సెకనుకు 15 75 కిలోగ్రాములు ఇది ట్యాంక్ లోపల నీరు పేరుకుపోయే రేటు మరియు ట్యాంక్లో సమయంతో నీటి ద్రవ్యరాశి మార్పు రేటు ఇది ఒక వ్యవస్థ మరియు మీరు దీన్ని ప్రారంభంలో అంతర్ దృష్టితో చేయడానికి ప్రయత్నిస్తారు మీకు కష్టమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి నెట్ రేటు ఎంత అంటే t m rnet 12000 15 75 761 9 s లేదా12 7 నిమి మరో మాటలో చెప్పాలంటే ఉపయోగ పరామితి పరంగా రేటు ప్రాథమికమైనది మరియు మీరు పాఠశాలలో చేసిన ద్రవ్యరాశి లేదా వాల్యూమ్ అని చెప్పే మొత్తాల పరంగా కాకుండా రేట్ల పరంగా ఆలోచించడం ప్రారంభించాలి ఇప్పుడు మీరు దీన్ని మీ మనస్సులో దృడoగా నిలుపుకొవాలి ఇప్పుడు ద్రవ్యరాశి పరిరక్షణ చట్టం ఆధారంగా చాలా ముఖ్యమైన సూత్రాన్ని చూద్దాం మొత్తం ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది మరియు శక్తి మార్పిడికి ద్రవ్యరాశి ఉన్న అణు ప్రతిచర్యతో మనం వ్యవహరించనంత కాలం లేదా మనం దగ్గరగా వేగంతో ప్రయాణిస్తాము ద్రవ్యరాశి విస్ఫోటనం ఉన్నప్పుడు కాంతి యొక్క మేము ఖచ్చితంగా ఈ సూత్రాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి అన్ని భూసంబంధమైన ప్రయోజనాల కోసం మేము అణు ప్రతిచర్యలతో వ్యవహరించనంత కాలం ఇది ఖచ్చితంగా మంచిది ఒక వ్యవస్థను పరిశీలిద్దాం థర్మోడైనమిక్స్ నుండి ఒక వ్యవస్థ ఏమిటో మీకు తెలుసా అవును అది మన దృష్టిని కేంద్రీకరించే విషయం మరియు అన్నింటినీ సరిగ్గా వదిలివేస్తుంది ఇది ఇక్కడ తరగతి గది ఇక్కడ భవనం లేదా ఇక్కడ ఉన్న సెల్ వంటి సరళంగా ఉండవచ్చు మీకు కొన్ని మైక్రాన్ల పరిమాణంలో ఉండే జీవసంబంధమైన కణం తెలుసు లేదా అది ఒక దేశం వలె పెద్దదిగా ఉండవచ్చు మరియు మొదలగునవి ఇది మన దృష్టిని కేంద్రీకరించాలనుకునే విషయం ఈ వ్యవస్థకు ఇన్పుట్లు ఉండవచ్చు అవుట్పుట్లు ఉండవచ్చు మరియు ఇవి సిస్టమ్కు ఇన్పుట్ స్ట్రీమ్లు ఇవి సిస్టమ్కు అవుట్పుట్ స్ట్రీమ్లు నాలుగు విషయాలు మాత్రమే జరగవచ్చు అవి ఏమిటంటే మనం ఒక నిర్దిష్ట జాతి ద్రవ్యరాశిపై దృష్టి పెడుతున్నట్లయితే జాతులు ఆక్సిజన్ నత్రజని వంటి అణువులు కావచ్చు జాతులు లిపిడ్లు లేదా కార్బన్ డయాక్సైడ్ వంటి కొన్ని సంక్లిష్ట సమ్మేళనాలు కావచ్చు ఇది స్వాభావికమైనది కావచ్చు లేదా మొత్తం సమస్తమైన మొత్తంగా పరిగణించబడుతుంది మరియు మేము ఒక నిర్దిష్ట జాతిని అనుసరిస్తే అది వ్యవస్థలో rin రేటుతో ఇన్పుట్ కావచ్చు సిస్టమ్ చుట్టూ ఉన్న ప్రతిదీ మీరు సిస్టమ్ను మార్చినట్లయితే ప్రతిదీ మారుతుంది కాబట్టి ఈ ప్రత్యేక విశ్లేషణ లేదా ఇన్పుట్ యొక్క దృష్టి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి ఇది సిస్టమ్ నుండి rout రేటుతో అవుట్పుట్ కావచ్చు ఇది వ్యవస్థలో rgen రేటుతో ఉత్పత్తి అవుతుంది ఇది వ్యవస్థలో rcon చొప్పున వినియోగించబడుతుంది ఈ నాలుగు విషయాలు మాత్రమే జరగవచ్చు మీకు కావలసినది ఆలోచించవచ్చు ఈ నాలుగు విషయాలు తప్ప ఆ ప్రత్యేక జాతికి మరేమీ జరగదు అందువల్ల మీరు ద్రవ్యరాశి సూత్రాన్ని వర్తింపజేస్తే ద్రవ్యరాశి సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు ప్రక్రియకు ముందు లేదా ప్రక్రియ ప్రారంభంలో ఏ ద్రవ్యరాశి అయినా ప్రక్రియ చివరిలో ఒకే విధంగా ఉండాలి మరియు అందువల్ల మీరు ఈ ప్రత్యేక వ్యవస్థలోని జాతుల నెట్ రేటును చూస్తుంటే నెట్ రేటు ఇది వచ్చే రేటు అవుతుంది అది వస్తోంది కాబట్టి ఇది వ్యవస్థలోకి వస్తోంది అది బయటకు వెళ్ళే రేటుకు మినహాయింపు మరియు అది ఉత్పత్తి అవుతున్న రేటు వ్యవస్థలో అది వినియోగించబడుతున్న రేటును మినహాయింపు చేస్తుంది అందువల్ల వ్యవస్థలో జాతుల మార్పు యొక్క నెట్ రేటు వ్యవస్థలో జాతులు పేరుకుపోయే రేటు ఇది ద్రవ్యరాశి యొక్క సమయ మార్పు యొక్క ఉత్పన్నంగా గణితశాస్త్రంలో ప్రాతినిధ్యం వహించగలము కాలానికి సంబంధించి ద్రవ్యరాశి మార్పు ఉత్పన్నo గురించి మీకు తెలుసు ఇది dm dt కాదు మీరు d మరియు d అవుట్ ను రద్దు చేయలేరు ఇది ద్రవ్యరాశి యొక్క ddt ddt ఒక ఆపరేటర్ మరియు ఇది ఇన్పుట్ రేటు మైనస్ అవుట్పుట్ రేటు మరియు ఉత్పత్తి రేటు మైనస్ వినియోగ రేటు తప్ప మరొకటి కాదు వాస్తవానికి మీరు దీన్ని కంఠస్థం చేసుకుంటే అది గుర్తుంచుకోవడం చాలా సులభం కాబట్టి మీరు దీన్ని ఏ పరిస్థితిలోనైనా నేరుగా ఉపయోగించుకోవచ్చు మీరు దీన్ని గుడ్డిగా వ్రాయవచ్చు సూత్రంలో వివిధ పదాలు ఉపయోగిస్తే విశ్లేషణ కోసం మీకు చాలా శక్తివంతమైన సాధనంగా వాడవచ్చు కాబట్టి నేను అవును అని అనుకుంటున్నాను ఇంక నన్ను ఇక్కడ ఆపనివ్వండి ఫస్ట్ క్లాస్ నేను 30 నిముషాలకు పైగా ఉన్నానని అనుకుంటున్నాను కాబట్టి మీరు చాలా సమయం నుంచి వింటున్నారు కనుక నేను ఇక్కడ ఆగిపోయాను మీరు ఇప్పుడు చెప్పిన విషయాలు గురించి ఆలోచించండి మేము తిరిగి వచ్చినప్పుడు ఈ మూడు విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటో చర్చిస్తాము ధన్యవాదాలు